ప్రొఫెసర్ ప్రతాప్ హరిదాస్ అందరికీ నమస్కారం మద్రాసులోని ఐఐటిలో భౌతికశాస్త్ర విభాగానికి చెందిన ప్రొఫెసర్ నిర్మలా మనతో ఉండటం మన అదృష్టం దాదాపు దశాబ్ద కాలంగా ఆమె ఇక్కడ అధ్యాపకురాలిగా ఉన్నారు దీనికి ముందు ఆమె ఇక్కడ పిహెచ్డి చేసింది ఆ తర్వాత ఆమె ఐఐఎస్సి టిఐఎఫ్ఆర్ వద్ద అయోవాలోని యుఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎనర్జీ అమెస్ ల్యాబ్లో అనేక పోస్ట్ డాక్ స్థానాలు చేశారని నా ఉద్దేశ్యం ఆమె దక్షిణ కొరియాలోని SKKU లో కూడా ఉన్నారు మరియు ఆపై ఆమె ఇక్కడ అధ్యాపకులుగా ఉన్నారు కాబట్టి ఈ ప్రక్రియలో చాలా అనుభవం ఉంది ప్రపంచవ్యాప్తంగా ఉన్న పరిశోధనా బృందాలు మరియు మద్రాసులోని ఐఐటిలో పరిశోధనా విద్యార్థులతో అనుభవం ఉంది కాబట్టి ఈ రోజు ఆమె మాతో కలవడం మా అదృష్టం కాబట్టి ఈ ముఖాముఖి సమావేశం కి స్వాగతం ప్రొఫెసర్ ఆర్ నిర్మలా ప్రతాప్ ఎన్పిటిఎల్లో మాట్లాడే ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు ప్రొఫెసర్ ప్రతాప్ హరిదాస్ ఖచ్చితంగా మన ఆనందం కాబట్టి ప్రారంభించడానికి ముందుగా భౌతిక శాస్త్రం ఒక విభాగాన్ని కలిగి ఉంది ఇది ఒక క్షేత్రం గా ఉంది నా ఉద్దేశ్యం ఇది ప్రాథమిక రంగాల్లో ఒకటి మరియు అందువల్ల భౌతిక శాస్త్రంలో చాలా సంవత్సరాలనుండి ప్రజలు పని చేస్తున్నారని నా ఉద్దేశ్యం కాబట్టి మీరు ఇప్పుడు గమనించినట్లయితే భౌతిక శాస్త్రంలో సాంప్రదాయ పరిశోధన రంగాలుగా మీరు ఏమని పిలుస్తారు ప్రొఫెసర్ ఆర్ నిర్మలా సరే మీరు చరిత్ర లోకి తిరిగి వెళితే ఆప్టిక్స్ అటామిక్ మరియు మాలిక్యులర్ ఫిజిక్స్ ఇలాంటి భౌతికశాస్త్రాలు మీకు కనిపిస్థాయి మరియు మేము ఇంకా ఈ రంగాల్లో పని చేస్తూనే ఉన్నాము మరియు ప్రయోగాత్మక ఘన స్థితి భౌతికశాస్త్రం మరియు నాన్ లీనియర్ డైనమిక్స్ మరియు మనకు ఈ సైద్ధాంతిక మరియు గణన భౌతిక శాస్త్రం ఉంది మరియు ఇది చాలా విస్తారమైన ప్రాంతము మీరు ఘనీకృత విషయాల నుండి స్ట్రింగ్ సిద్ధాంతం మరియు మొదలైనవి ఉన్నాయి ప్రొఫెసర్ ప్రతాప్ హరిదాస్ సరే ప్రొఫెసర్ ఆర్ నిర్మలా ఇవి భౌతిక విభాగాలు పనిచేసే కొన్ని సాంప్రదాయ రంగాలు ప్రొఫెసర్ ప్రతాప్ హరిదాస్ ఇవి చాలా సాహిత్యం ఉన్న రంగాలు ఏదో ఒకవిధంగా చాలా కాలం క్రితం మరియు తరువాత ఎవరైనా ప్రారంభించినప్పుడు మీకు తెలుసు ఇక్కడ చాలా విషయాలు ఉన్నాయి ప్రొఫెసర్ ఆర్ నిర్మలా అవును ప్రొఫెసర్ ప్రతాప్ హరిదాస్ చూడండి ప్రొఫెసర్ ఆర్ నిర్మల చూడండి ప్రొఫెసర్ ప్రతాప్ హరిదాస్ కాబట్టి మీరు కూడా గమనించినట్లయితే ఇలాంటి పరిశోధనలు కొత్త పరిశోధన రంగాలు మీకు తెలుసా నాకు తెలిసి కొత్త రంగాలు గత 10 సంవత్సరాల గా చాలా మంది ప్రజలు చూస్తున్నారు ప్రొఫెసర్ ఆర్ నిర్మలా కాబట్టి మళ్ళీ నేను కొత్త రంగాలు అని చెప్పినప్పుడు ఈ కొన్ని రంగాలు అన్ని సమయాల్లో ఉన్నాయి ప్రొఫెసర్ ప్రతాప్ హరిదాస్ సరే ప్రొఫెసర్ ఆర్ నిర్మలా కానీ బహుశా మేము ఇటీవల దృష్టి కేంద్రీకరించాము ప్రొఫెసర్ ప్రతాప్ హరిదాస్ సరే ప్రొఫెసర్ ఆర్ నిర్మలా కాబట్టి ఉదాహరణకు కణ భౌతిక శాస్త్రంలో అధిక శక్తి హిగ్స్ బోసాన్ తర్వాత దృష్టిని ఆకర్షించింది ఉదాహరణకు ప్రొఫెసర్ ప్రతాప్ హరిదాస్ అవును ప్రొఫెసర్ ఆర్ నిర్మలా మరియు మనకు గురుత్వాకర్షణ మరియు కాస్మోలజీ ఉన్నాయి మరియు మనకు బయో ఫిజిక్స్ మరియు క్వాంటం గణన మరియు సమాచారం క్వాంటం కన్ఫైన్మెంట్ క్వాంటం ఇంటర్ఫియరెన్స్ మరియు నానో సైన్స్ మరియు నానో టెక్నాలజీ యొక్క మొత్తం సమితిపై మృదువైన ఘనీకృత పదార్థం ఉంది మరియు ఇందులో గ్రాఫీన్ మరియు ఇలాంటి 2 డి సిస్టమ్స్ వంటి తక్కువ డైమెన్షనల్ సిస్టమ్స్ ఉంటాయి మరియు సంపూర్ణ 0 మరియు బలంగా పరస్పర సంబంధం ఉన్న ఎలక్ట్రాన్ వ్యవస్థలకు దగ్గర గా జరిగిన ఎనర్జీ హార్వెస్టింగ్ పదార్థాలు మరియు క్వాంటం ముఖ పరివర్తనాలు చాలా ఉన్నాయి ప్రొఫెసర్ ప్రతాప్ హరిదాస్ సరే నా ఉద్దేశ్యం మీరు భౌతికశాస్త్రంలో చూస్తే వాటిలో చాలా వరకు మీకు నైపుణ్యం ఉన్న రంగాలు అని నేను అనుకుంటున్నాను మీ ప్రాంతం మీరు ఘనీకృత పదార్థంలో నిపుణులు అరుదైన ఇంటర్ మెటాలిక్లో మీరు బలంగా పరస్పర సంబంధం ఉన్న ఎలక్ట్రాన్ వ్యవస్థలపై మరియు తక్కువ ఉష్ణోగ్రతల వద్ద పదార్థాల అయస్కాంత మరియు రవాణా లక్షణాలపై కూడా పని చేస్తారు ఇవి కొన్ని కాబట్టి మీరు కొన్ని కొత్త రంగంపై నిజంగా పని చేస్తున్నారు ప్రొఫెసర్ ఆర్ నిర్మలా కొత్త రంగాలు మరియు వాస్తవానికి ఇది ప్రయోగాత్మక ఘన స్థితి భౌతికశాస్త్రం లో వస్తుంది కాబట్టి నేను దీనిని సంప్రదాయంగా కూడా పిలుస్తాను ప్రొఫెసర్ ప్రతాప్ హరిదాస్ సరే మంచిది ప్రొఫెసర్ ఆర్ నిర్మలా కాబట్టి కొంత సంబంధం ఉంది ప్రొఫెసర్ ప్రతాప్ హరిదాస్ ఇప్పుడు మీరు భౌతిక శాస్త్రం వైపు చూస్తే మళ్ళీ ఇది హైస్కూల్ నుండి ఉంటుంది హైస్కూల్ లో విద్యార్థులు భౌతికశాస్త్రంలో వివరించే అనేక విషయాలను బహిర్గతం చేస్తారు కాబట్టి భౌతిక శాస్త్రం గా పరిగణించబడే విషయంలో లేదా హైస్కూల్ ద్వారా మనం చూసే అన్ని విషయాలలో వచ్చే ఆలోచన ప్రక్రియ గురించి వారికి బాగా తెలుసు గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్ల క్రింద మరియు అండర్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్ల ద్వారా ప్రవేశించే ప్రక్రియ మీకు తెలుసు ఇవన్నీ ఇంజనీరింగ్ రంగంలో భౌతిక శాస్త్రానికి గణనీయమైన బహిర్గతం కలిగి ఉంటాయి దీనిని బట్టి ప్రజలు మాస్టర్స్ ప్రోగ్రామ్ కోసం లేదా ఎంఎస్ ప్రోగ్రామ్ లేదా పిహెచ్డి ప్రోగ్రామ్ కోసం వచ్చినప్పుడు భౌతిక అంశాలకు సంబంధించి మాస్టర్స్ లేదా పిహెచ్డి ప్రోగ్రామ్లో స్థిరపడటానికి వారు ఇంకా నిర్దిష్ట సవాళ్లను ఎదుర్కొంటున్నారా మరియు అలా అయితే అలాంటి సవాళ్లను ఎదుర్కోవటానికి వారు ఏమి చేస్తారు నిర్మలా మాకు M Tech ప్రోగ్రాం ఉంది మరియు మాస్టర్స్ క్రింద సంప్రదాయ M Sc ప్రోగ్రామ్ మరియు సాధారణ పిహెచ్ డి ప్రోగ్రాం కూడా ఉన్నాయి కాబట్టి విద్యార్థులు భౌతిక శాస్త్రం యొక్క ప్రాథమిక విషయాల ను బహిర్గతం చేసినప్పటికీ వారి ప్రధాన భౌతిక శాస్త్రం అంటే క్లాసికల్ మెకానిక్స్ క్వాంటం మెకానిక్స్ స్టాటిస్టికల్ ఫిజిక్స్ మాగ్నెటిజం లో విద్యుత్ మరియు గణిత భౌతిక శాస్త్రం వీటిని బలోపేతం చేసి పెంచాల్సిన అవసరం ఉంది కాబట్టి ఈ 2వ స్థాయి లో మనం చేసేది అదే కాబట్టి ప్రారంభ సెమిస్టర్లలో వారు ఈ కోర్సులను చెస్తారు పిహెచ్డి కోసం కూడా సైద్ధాంతిక భౌతిక శాస్త్రంలో పునాదుల మాడ్యూల్ ఉంది ఇది ఈ ప్రధాన విషయాల తో వ్యవహరిస్తుంది మరియు ప్రయోగాత్మక భౌతిక శాస్త్రంలో మనకు పునాదులు కూడా ఉన్నాయి ఇవి వాటిని అనేక పద్ధతులు మరియు కొలతలకు బహిర్గతం చేస్తాయి వారు కొన్ని ప్రాథమిక ప్రయోగాలు చేస్తున్న అనుభవంలో కొంత అనుభవం పొందుతారు ప్రొఫెసర్ ప్రతాప్ హరిదాస్ సరే ప్రొఫెసర్ ఆర్ నిర్మలా వారు అసలు ప్రోగ్రామ్లోకి రాకముందు ఒక విద్యార్థి ఒక సిద్ధాంతంలో పిహెచ్డి కోసం నమోదు చేసుకున్నప్పటికీ అతను ఇతర కోర్సులు కూడా తీసుకుంటాడు కాబట్టి ప్రయోగాత్మక భౌతిక శాస్త్రంలో పీహెచ్డీ చేయబోయే వ్యక్తి కూడా ప్రాథమిక సిద్ధాంతం కోర్సు తీసుకుంటాడు ప్రొఫెసర్ ప్రతాప్ హరిదాస్ సరే ప్రొఫెసర్ ఆర్ నిర్మలా కాబట్టి వారు అవుతారు ప్రొఫెసర్ ప్రతాప్ హరిదాస్ కాబట్టి కొన్ని ఏకరీతిగా ఉన్నాయి వారు పైకి వస్తారు ఆపై అక్కడ నుండి వారు చేయగలరు కానీ ఉదాహరణకు ఏదైనా ప్రత్యేకమైన విషయం గణిత నైపుణ్యాలు వారు కలిగి ఉన్న గణిత నైపుణ్యాలు ఉంటే అవి సాధారణంగా సరిపోతాయా ఎంఎస్ లేదా పిహెచ్డి కోసం సాధారణ విద్యార్థులు ప్రవేశించినప్పుడు వారికి ఎక్కువగా కష్టాడడం అవసరమని మీరు భావిస్తున్నారా ప్రొఫెసర్ ఆర్ నిర్మలా వాస్తవానికి ఒక దేశంలోని వివిధ సంస్థల లో మనకు వివిధ రకాల పాఠ్యాంశాలు ఉన్నాయి అందుకే ఈ కోర్సులు ఉన్నాయి ప్రొఫెసర్ ప్రతాప్ హరిదాస్ సరే ప్రొఫెసర్ ఆర్ నిర్మలా అక్కడి నుండి ప్రారంభించినప్పుడు మేము వారిని ఒకే వేదికకు తీసుకురావాలనుకుంటున్నాము ప్రొఫెసర్ ప్రతాప్ హరిదాస్ సరే ప్రొఫెసర్ ఆర్ నిర్మలా కాబట్టి ఏదైనా లోపం ఉంటే విద్యార్థులు అందుకుంటారు ప్రొఫెసర్ ప్రతాప్ హరిదాస్ అందుకుంటారు ప్రొఫెసర్ ఆర్ నిర్మలా అవును అందుకుంటారు పనులు చేస్తారు ప్రొఫెసర్ ప్రతాప్ హరిదాస్ సరే కాబట్టి ఇప్పుడు నేను దృష్టి కొద్దిగా మార్చినట్లయితే చూడండి ఖచ్చితంగా ఇంజనీరింగ్లో తరచుగా పరిశ్రమ మరియు ఇంజనీరింగ్ విభాగాలు చేసే వాటి మధ్య కొంచెం ఎక్కువ సంబంధం ఉన్నట్లు మేము చూస్తాము ఒకవేళ నా ఉద్దేశ్యంలో భౌతికశాస్త్రం వంటి సైన్స్ విభాగంలో నా ఉద్దేశ్యం ఒక అంశం ఉంది మొదట నేను పరిశ్రమను అర్థం చేసుకున్నాను అయితే మీరు చూస్తే ఎంఎస్ మరియు పిహెచ్డి విద్యార్థులను ఒక రంగంలో నైపుణ్యం కలిగిన వ్యక్తులుగా తెలుసు మరియు కొన్ని సార్లు ఖచ్చితమైనవి కావచ్చు మరియు వారు నిపుణులు అయినందున ఇది ఎల్లప్పుడూ కొద్దిగా ఇరుకైన క్షేత్రం మరియు అందువల్ల పరిశ్రమలు వాస్తవానికి ఆ రంగంలో నేరుగా పనిచేయకపోతే తప్ప వారు ఒక నిర్దిష్ట అభ్యర్థిని చూడటం కొంచెం తక్కువ ఆసక్తి ని కనబరుస్తారు ఇప్పుడు భౌతికశాస్త్రం విషయంలో ఇది ఒక సమస్య మరియు కాకపోతే విలక్షణమైన భౌతిక విభాగం పనిచేసే పరిశ్రమపై మీకు ఎక్కువ ఆసక్తి ఉన్న తక్షణమే పని చేసే నిర్దిష్ట రంగం ఉందా నిర్మలా నేను మీతో అంగీకరిస్తున్నాను మేము తరచుగా మరిన్ని మూలసిద్దాంతములపై పని చేస్తాము కాబట్టి ఈ ఓవర్ ల్యాప్ కొన్ని రంగాలుకు పరిమితం కావచ్చు కానీ ఈ రంగం పెద్దగా ఉందని నేను చెప్తాను ఉదాహరణకు ఆప్టికల్ మెటీరియల్స్ ఫోటోవోల్టాయిక్ సౌర ఘటాల మరియు ఈ సేంద్రియ ఎలక్ట్రానిక్స్ ఆక్సైడ్ ఎలక్ట్రానిక్స్ ఇప్పుడు ఇటీవల నానో ఆక్సైడ్ ఇంటర్ఫేస్లు గ్రాఫీన్ ఆక్సైడ్ ఇంటర్ఫేస్లు ఉన్నాయి మరియు మీకు అయస్కాంత మెమొరీలు మరియు స్పింట్రోనిక్స్ ఉన్నాయి మరియు ఈ రంగాలు పరిశ్రమతో ప్రయోగశాలపై బలంగా ఉన్నాయి ప్రొఫెసర్ ప్రతాప్ హరిదాస్ పరిశ్రమలో సరే అలా అయితే ఎవరో ఒక MS లేదా PhD తో గ్రాడ్యుయేట్ అయినప్పుడు పరిశ్రమలలో లేకపోతే మరెక్కడైనా ఏ విధమైన స్థానాలు పొందుతారు ప్రొఫెసర్ ఆర్ నిర్మల అవును కాబట్టి విద్యార్థులు ఇప్పుడు పీహెచ్డీ విద్యార్థులు పోస్ట్డాక్టోరల్ లోకి ప్రవేశిస్తుంటారు ప్రొఫెసర్ ప్రతాప్ హరిదాస్ సరే ప్రొఫెసర్ ఆర్ నిర్మలా కాబట్టి కొంతమంది విద్యార్థులు గ్రాడ్యుయేషన్ పొందిన వెంటనే విశ్వవిద్యాలయాలు మరియు కళాశాలలలో బోధనలో పాల్గొంటారు మరియు పోస్ట్డాక్టోరల్ ఫెలోషిప్ల కోసం వెళ్ళే విద్యార్థులు వారు తిరిగి వచ్చి ఎన్ఐటీలు ఐసిఇఆర్లు ఐఐటిలు ఐఐఎస్సి వంటి ఉన్నత విద్యాసంస్థలలో బోధిస్తారు కాబట్టి ఇది పరిశోధన లో బోధన నేను చెప్పినట్లు గా ల్యాబ్లో మనకు ఈ పరిశ్రమ ఉన్నచోట మనకు కొన్ని RD స్థానాలు కూడా ఉన్నాయి ఈ విద్యార్థుల కోసం రక్షణ ప్రయోగశాలల వంటి ప్రైవేట్ మరియు ప్రభుత్వ ప్రయోగశాలలు ఉంటాయి ప్రొఫెసర్ ప్రతాప్ హరిదాస్ సరే ప్రొఫెసర్ ఆర్ నిర్మలా మరియు అలా అవును ప్రొఫెసర్ ప్రతాప్ హరిదాస్ మరియు మీరు పోస్ట్డాక్ స్థానాలను పేర్కొన్నారు సైన్స్లో పోస్ట్డాక్ స్థానం చేయడం ఎంత ముఖ్యమైనది ప్రొఫెసర్ ఆర్ నిర్మలా అనుభవం కోసం ఈ అవగాహన పొందడం చాలా ముఖ్యం అని నా అభిప్రాయం వాస్తవానికి తగినంత పోస్ట్డాక్టోరల్ అనుభవాన్ని పొందిన వ్యక్తులకు స్థానాలు అందిస్తాయని నా అభిప్రాయం ప్రొఫెసర్ ప్రతాప్ హరిదాస్ సరే ప్రొఫెసర్ ఆర్ నిర్మలా నేను పేర్కొన్న ఈ ఉన్నత విద్యాసంస్థల లోకి ప్రవేశించాలనుకుంటే ఇది తప్పనిసరి నిబంధనలలో ఒకటి అని నేను భావిస్తున్నాను మీకు పోస్ట్డాక్టోరల్ అనుభవం ఉండాలి అని నేను అనుకుంటున్నాను ప్రొఫెసర్ ప్రతాప్ హరిదాస్ సరే ప్రొఫెసర్ ఆర్ నిర్మలా ఇది మీకు అన్ని విలువలపై నైపుణ్యాలను విస్తరించడం లో సహాయపడుతుంది ఎందుకంటే మీ పిహెచ్డి సమయంలో మీరు 1 ప్రత్యేకమైన ప్రాంతం పై దృష్టి కేంద్రీకరించారు మరియు ఇప్పుడు ఆ రంగంలో కూడా మీరు మరింత అధునాతన పద్ధతులు మరియు మరెన్నో సన్నద్ధం చేసుకోవచ్చు మరియు తిరిగి వచ్చి సహకరించండి ప్రొఫెసర్ ప్రతాప్ హరిదాస్ సరే నిర్మల అవును ప్రొఫెసర్ ప్రతాప్ హరిదాస్ సరే వాస్తవానికి మీకు కోర్సు ఉందని చూడండి మీరు పిహెచ్డి కూడా చేశారని ఆపై మీరు అనేక పోస్ట్డాక్ స్థానాలు చేశారని ఆపై అనేక పోస్ట్డాక్ స్థానాలకు సహాయం చేస్తారని వాస్తవానికి ఈ సమయానికి చాలా మంది విద్యార్థులకు మార్గనిర్దేశం చేశారని మీకు తెలుసు కాబట్టి కొన్ని సాధారణ అవగాహన లు ఉన్నాయి పరిశోధనలో పురోగతి ని కొలవడానికి ఏమి చేయాలి మేము మరింత ప్రాపంచిక మార్గంలో కనీసం ప్రచురణలను చూస్తుంటాము మీ దృష్టిలో పరిశోధనలో పురోగతి మీకు తెలుసు మీరు కొలిచే ఇతర మార్గాలు ఉన్నాయా మీరు విద్యార్థుల ను చూసినప్పుడు మీరు అవును అని చెబుతారు వాస్తవానికి ఈ వ్యక్తి పరిశోధనలో ముందుకు సాగడం మీకు తెలుసా నిర్మలా మొదట పరిశోధన యొక్క ఈ విజయాన్ని కొలిచేందుకు లేదా మీరు చేసే ఏ పనికైనా నా స్వంత వ్యక్తిగత అభిప్రాయం ఏమిటంటే రోజు చివరిలో మీరు మంచి అనుభూతి చెందుతున్నారా లేదా మీరు మంచి ఈ రోజు పని చేశారని సంతృప్తి చెందారా కాబట్టి మీరు ఒక పరిశోధనా విద్యార్థి లేదా పరిశోధనా పండితుడి విజయాన్ని కొలవబోతున్నట్లయితే అతను లేదా ఆమె గ్రాడ్యుయేట్ అయినప్పుడు మీరు కొంతమంది స్వతంత్ర పరిశోధకుడిని చేశారా అతను లేదా ఆమె ఒక సమస్యను సృష్టించగలరా లేదా ఒక సమస్యను పరిష్కరించడానికి ఒక మార్గం లేదా ఒక పద్దతిని కూడా అభివృద్ధి చేయగలరా అని మీరు తనిఖీ చేయాలి వాస్తవానికి వాస్తవమైన కొలత అనేది ప్రఖ్యాత మరియు పీర్ సమీక్షించిన అంతర్జాతీయ పత్రికలలో ప్రచురణలు అవుతుందని మీరు చెప్పినట్లుగా ఇది ఒక పీహెచ్డీ ప్రోగ్రామ్ యొక్క విజయవంతమైన ఫలితాన్ని ప్రాప్తి చేయడానికి ఒక సాధారణ మార్గం అని నేను అనుకుంటున్నాను అది అక్కడ ఉండాలి మరియు ఈ పరిశోధన పండితుడు కూడా నిపుణులైనటువంటి ప్రేక్షకుల ముందు తనను తాను నిరూపించుకోగలగాలి ప్రొఫెసర్ ప్రతాప్ హరిదాస్ సరే ప్రొఫెసర్ ఆర్ నిర్మలా మరింత నమ్మకంగా అతని లేదా ఆమె పరిశోధనలు మరియు అవి జాతీయ మరియు అంతర్జాతీయ స్థాయిలో చేయాలి ఈ స్థాయిలలో ఒక సదస్సును లేదా చర్చను ప్రదర్శించడం ద్వారా ఒకరు దీన్ని చేయగలరు మరియు ఈ పండితుడు పరస్పరం చర్చించగలగాలి లేదా పరస్పర చర్య ద్వారా నా ఉద్దేశ్యం జాతీయ మరియు అంతర్జాతీయ స్థాయి నిపుణులతో చర్చించి మరియు సహకారం పొందగలగాలి కాబట్టి వారు ఆ స్వతంత్రం మరియు నైపుణ్యాలు అభివృద్ధి చేసుకోగలిగారా మరియు వారు కొత్త ఆలోచనా నైపుణ్యాలు అభివృద్ధి చేసి ఉండాలని కూడా అనుకుంటున్నాను ప్రొఫెసర్ ప్రతాప్ హరిదాస్ సరే సరే ప్రొఫెసర్ ఆర్ నిర్మలా వారి స్వంత ఆలోచన స్వతంత్ర ఆలోచన మరియు ఈ రోజుల్లో ప్రచురణతో పాటు మరో విషయం ఏమిటంటే వారు గ్రాడ్యుయేట్ అయిన రోజు చివరిలో విద్యార్థులు వారి సమస్యలను వారు చెప్పే సృష్టించిన సమస్య ను వ్యక్తీకరించగలగాలి ప్రొఫెసర్ ప్రతాప్ హరిదాస్ సరే ప్రొఫెసర్ ఆర్ నిర్మల ఒక పద్ధతిలో అది వారికి నిధులు సమకూరుస్తుంది ప్రొఫెసర్ ప్రతాప్ హరిదాస్ సరే ప్రొఫెసర్ ఆర్ నిర్మలా వారు తమను తాము ఆదరించగలరు ప్రొఫెసర్ ప్రతాప్ హరిదాస్ అవును ప్రొఫెసర్ ఆర్ నిర్మలా అవును ఎందుకంటే ఇప్పుడు ఫెలోషిప్లు మరియు ప్రాజెక్టుల పరంగా మాకు చాలా అవకాశాలు ఉన్నాయి ప్రొఫెసర్ ప్రతాప్ హరిదాస్ ఖచ్చితంగా ప్రొఫెసర్ ఆర్ నిర్మలా ప్రాజెక్టులు అవును ప్రొఫెసర్ ప్రతాప్ హరిదాస్ సరే కాబట్టి ఇప్పుడు ఇది నా ఉద్దేశం అయితే కొంత వరకు మేము విద్యార్థుల గురించి మాట్లాడుతున్నామని నేను ఊహిస్తున్నాను ఎందుకంటే మీకు పూర్తిగా తెలుసు మరియు ముందుకు వెళ్ళవచ్చు MS లేదా PhD విద్యార్ధులుగా ఉన్న సమయంలో మనం తరచుగా మాట్లాడే ఒక విషయం ఏమిటంటే వారి తోటివారితో సంభాషించడం ద్వారా వారు చాలా నేర్చుకోవడం జరుగుతుంది ప్రొఫెసర్ ఆర్ నిర్మల అవును ప్రొఫెసర్ ప్రతాప్ హరిదాస్ మరియు వారి గైడ్ లేదా సలహాదారులతో కూడా సంభాషిస్తున్నారు నిర్మల అవును ప్రొఫెసర్ ప్రతాప్ హరిదాస్ సాధారణంగా మీ అభిప్రాయం ప్రకారం విద్యార్థులు తమ సలహాదారుని ఎంత తరచుగా కలుసుకోవాలి మరియు ఈ ప్రక్రియలో ఏమి జరుగుతుందని భావిస్తున్నారు ప్రొఫెసర్ ఆర్ నిర్మలా ఇది ప్రతిరోజూ జరగాలని నేను ఆశిస్తున్నాను ప్రొఫెసర్ ప్రతాప్ హరిదాస్ ప్రతిరోజూ సరే నిర్మల అవును కాబట్టి వాస్తవానికి ఇది చాలా తరచుగా ఉంటుంది ప్రొఫెసర్ ప్రతాప్ హరిదాస్ సరే నిర్మలా ఇది వారానికి కొన్ని సార్లు లేదా అంతకు పరిమితం కాదు కాబట్టి నేను ప్రతిరోజూ నా విద్యార్థులను కలుస్తాను ప్రొఫెసర్ ప్రతాప్ హరిదాస్ సరే ప్రొఫెసర్ ఆర్ నిర్మలా మరియు ఇది మంచిదని నేను భావిస్తున్నాను మరియు ఏమి జరుగుతుంది దాని పై ఎక్కువ దృష్టి చర్చ వారానికొకసారి జరగవచ్చు విద్యార్థులు అతని లేదా ఆమె పరిశోధనలను మరింత అధికారికంగా నివేదికలను సమర్పించవచ్చు మీరు వారపు సమూహ సమావేశాలు చేయవచ్చు కానీ లేకపోతే పరస్పర చర్య దీనిపై ఉండాలి అని నేను అనుకుంటున్నాను ఇది నిరంతర ప్రక్రియ ప్రొఫెసర్ ప్రతాప్ హరిదాస్ సరే కాబట్టి ఇది ఒక విధమైన తీర్మానం అని నేను అనుకుంటున్నాను భౌతికశాస్త్రంలో ఎంఎస్ లేదా పిహెచ్డి డిగ్రీ చేయాలనుకునేవారికి మీరు ఏమి చెప్పదలచుకున్నారు నిర్మలా ఈ ప్రశ్న అడగడం చాలా వినయం గా భావిస్తున్నాను కానీ నేను నా అనుభవం నుండి మరియు నా తోటివారి నుండి నేర్చుకున్నవి కొంత చెప్పదలచుకున్నాను కటోరమైన కృషికి ప్రత్యామ్నాయం లేదని నేను అనుకుంటున్నాను ఒకరు మంచి పని నీతిని పెంపొందించుకోవాలని నేను భావిస్తున్నాను మరియు ఒకరు కూడా తమను తాము నిరంతరం ప్రస్తుత పరిస్థితికి అనుగుణంగా సవరించు కోవాలని అనుకుంటున్నాను కాబట్టి ఇది పరిశోధన ప్రారంభంలో మేము చేసే సాహిత్యం పరిశీలన గురించినది ఇది చాలా నిరంతర ప్రక్రియ అని నేను అనుకుంటున్నాను మరియు విద్యార్థులు తమ సొంత పరిశోధనా రంగంలో నిరంతరం ప్రస్తుత పరిస్థితికి అనుగుణంగా సవరించుకోవాలి మరియు వారు తప్పక ఇప్పుడు మనకు జర్నల్స్ విషయాల గురించి అంతర్జాతీయ పత్రిక ల నుండి ఈ నవీకరణలను పొందడానికి చాలా మార్గాలు ఉన్నాయి కాబట్టి వారు ఆ పని చేస్తూ ఉండాలి మరియు వారు తమ తోటి సమూహంతో కూడా కలిసి చర్చించాలి తోటి సమూహం అంటే సమకాలీనులు సీనియర్లు మరియు జూనియర్లు కూడా మరియు వారు ఒకరితో ఒకరు సంభాషించుకోవాలి మరియు వారు చర్చా వేదిక లో భాగం కావాలి మరియు వారు విభాగస్థాయి సెమినార్లు మరియు కోలోక్వియాలో పాల్గొనాలి మరియు వారి పరిశోధనా రంగంలోని సెమినార్లలోనే కాకుండా ఇతర రంగాలలో కూడా పాల్గొనాలి మరియు అన్నింటికంటే వారు కోర్ ఫిజిక్స్ యొక్క విలువలను అభివృద్ధి చేయాలి ఎందుకంటే మీరు కోర్సు కాకుండా భౌతిక శాస్త్రంలో పిహెచ్డి కోసం వచ్చినప్పుడు మీ స్వంత పరిశోధన రంగంలో మీరు చేసే ప్రత్యేక కోర్సులు మీ ప్రాథమిక భౌతిక శాస్త్రాన్ని బలోపేతం చేయాలి కాబట్టి దీని అర్థం క్లాసికల్ ఫిజిక్స్ క్వాంటం ఫిజిక్స్ విద్యుత్ మరియు అయస్కాంతత్వం మరియు గణిత భౌతిక శాస్త్రం మరియు గణాంక భౌతిక శాస్త్రం కాబట్టి మీరు మీ పిహెచ్డి ప్రోగ్రామ్ సమయానికి ముందే చేయకపోతే మరియు మీరు పిహెచ్డి కి చేరినప్పుడు మీకు కొంత అంతర్గత కోరిక ఉందని నేను భావిస్తున్నాను కాబట్టి పండితులు కొంత స్వీయ అంచనాను మరింత క్రమానుగతంగా చేస్తుంటారు మరియు ఎదుగుదల ఉంటుందని నాకు తెలుసు మరియు మా విద్యార్థులలో నేను తరచుగా కనుగొనే ఇతర విషయం ఏమిటంటే కమ్యూనికేషన్ నైపుణ్యాలు చాలా తరచుగా పరిశోధన అనేది జట్టు పని తరచుగా నేను ఎప్పుడూ జట్టు పని అని అనుకోను కాబట్టి వారు మాట్లాడే నైపుణ్యంతో పాటు రచనా నైపుణ్యాలను కూడా పెంచుకోవాలని నేను భావిస్తున్నాను నేను కోర్సు యొక్క రచన అని చెప్పినప్పుడు సాంకేతిక రచన కూడా తప్పనిసరి ప్రక్రియ అవును ఇది పైకి గమనించదగ్గ విషయాలు అని నేను అనుకుంటున్నాను ప్రొఫెసర్ ప్రతాప్ హరిదాస్ వాస్తవానికి నాకు తెలుసు మరియు నేను చాలా ఆసక్తికరంగా భావించిన ఒక అంశాన్ని మీరు ప్రస్తావించారు వారు ఇతర రంగాల సంభాషణలకు కూడా హాజరు కావాలి అనే వాస్తవం తెలుసుకోవాలి ఈ సందర్భంలో మీరు కనీసం కొంతవరకైనా ఆలోచిస్తున్నారా ఉదాహరణకు మద్రాసులోని ఐఐటిలో మీకు పర్యావరణ ఇంజనీరింగ్ మధ్యలో భౌతిక విభాగం ఉంది అయితే భౌతికశాస్త్రం వేరుగా ఉన్న అనేక ఇతర ప్రదేశాలు కూడా ఉన్నాయని మీకు తెలుసు కాబట్టి మీకు ఇది ఏ స్థాయిలో సహాయపడిందని మీరు అనుకుంటున్నారు భౌతిక విభాగంలో లేదా ఇలాంటి క్యాంపస్లో ఉన్న భౌతిక విద్యార్థులు ప్రొఫెసర్ ఆర్ నిర్మలా ఇప్పటికే కొన్ని ఇంటర్ డిసిప్లినరీ ప్రోగ్రామ్లు నడుస్తున్నాయని నా అభిప్రాయం భౌతిక శాస్త్రం మరియు రసాయన ఇంజనీరింగ్ భౌతిక శాస్త్రం మరియు పద్ధతి మరియు భౌతిక శాస్త్రం మరియు రసాయన శాస్త్రం మరియు మొదలైన వాటి మధ్య సంబంధాలను నేను చూస్తున్నాను సమీపంలోని విభాగంలో ఆసక్తికరమైన చర్చలు జరుగుతున్నాయని నేను కనుగొన్నాను ఒకరు తనిఖీ చేయాలని నేను భావిస్తున్నాను మరియు వారి దృక్కోణం మరియు దృక్పథం నుండి వారు వారి ఫలితాలను ప్రదర్శిస్తున్నారు అయితే మీకు భౌతికశాస్త్రం నుండి కొంత అభిప్రాయం ఉంది ప్రొఫెసర్ ప్రతాప్ హరిదాస్ అవును భౌతికశాస్త్రం నుండి ప్రొఫెసర్ ఆర్ నిర్మలా కాబట్టి ఇతర విభాగాలలో చర్చలకు హాజరు కావడం ద్వారా నాకు ఎల్లప్పుడూ కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఉన్నాయి ప్రొఫెసర్ ప్రతాప్ హరిదాస్ సరే ప్రొఫెసర్ ఆర్ నిర్మల అవును ప్రొఫెసర్ ప్రతాప్ హరిదాస్ సరే మాతో పాల్గొనందుకు చాలా ధన్యవాదాలు మీరు చాలా బాగుంది మంచి ఇన్పుట్ అని నేను అనుకుంటున్నాను మరియు రావాలని కోరుకుంటున్నాను విద్యార్థులకు చాలా సలహాలు కూడా ఇచ్చారు మీరు ఉండటం చాలా ఆనందంగా ఉంది మాతో పాల్గొనందుకు చాలా ధన్యవాదాలు ప్రొఫెసర్ ఆర్ నిర్మల చాలా ధన్యవాదాలు ప్రతాప్ మీతో మాట్లాడటం చాలా సంతోషంగా ఉంది ప్రొఫెసర్ ప్రతాప్ హరిదాస్ ధన్యవాదాలు నిర్మల ధన్యవాదాలు